అందరికీ నమస్కారం సాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై కోర్సుకు తిరిగి స్వాగతం

మనము 5 వ వారం మాడ్యూల్ 5 లో ఉన్నాము మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 29 వాస్తవానికి ఈ వారం చివరి ఉపన్యాసం మాకు ఈ వారంలో చివరి రెండు ఉపన్యాసాలు ఉన్నాయి మరియు గత రెండు ఉపన్యాసాలలో నేను నెటిక్వెట్తో పాటు ఇమెయిల్ మర్యాదలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను నేను దానిని తదుపరి దానిలో చేస్తాను కానీ నేను ఇందులో ఇమెయిల్ మర్యాదను కూడా పరిచయం చేయడం ప్రారంభిస్తాను మరియు నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను చేసిన వాటిని త్వరగా తిరిగి తీసుకుందాం మునుపటి ఉపన్యాసం ఇమెయిల్లను ఎలా పంపకూడదుముఖ్యంగా చెడు ఇమెయిల్లను ఎలా పంపకూడదు అనే దానిపై పూర్తిగా దృష్టి పెట్టింది కాబట్టి చెడు ఇమెయిల్లను పంపకుండా ఉండటానికి మీరు అధికారిక వందనం ఉపయోగించడం నేర్చుకోవడం వంటి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నేను చెప్పానుమీరు దానిని సీనియర్ ఉపాధ్యాయుడికి పంపుతున్నట్లయితే అది గౌరవించబడాలి సర్ ప్రియమైన సర్ గౌరవనీయమైన మామ్ ప్రియమైన మామ్ మరియు మొదలైనవి హలో హాయ్ అని చెప్పడానికి బదులుగా ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి వందనం రూపంలో చూపబడిన ఒక రకమైన గౌరవం అవసరం పెద్ద అక్షరాలను అధికంగా ఉపయోగించడం మానుకోండి ముఖ్యంగా అది అవసరం లేనప్పుడు వాటిని అస్సలు ఉపయోగించవద్దు యాస మరియు వ్యావహారిక భాషను నివారించండి హిందీతో ఇంగ్లీష్ తెలుగుతో ఇంగ్లీష్ పంజాబీతో ఇంగ్లీష్ వంటి రెండు భాషలను కలపడం మానుకోండి మీ రచనా శైలిలో ఈ రెండు విషయాలను కలపడం మానుకోండి ఎందుకంటే ఇది పాఠకులకు గందరగోళాన్ని కలిగిస్తుంది మరియు మీకు తెలిసిన రెండు భాషలు పాఠకులకు తెలుసని మీరు భావిస్తారు అధికారిక సమాచార మార్పిడిలో వచన భాషను నివారించండి మీరు ఎస్ఎంఎస్ పంపే విధానం మంచిది ఇది ఒక చిన్న సందేశ సేవ కాబట్టి మీరు దానిని చిన్నదిగా చేయవచ్చు కానీ ఒక ఇమెయిల్లో మీరు పూర్తి వాక్య రూపంలో వ్రాయవచ్చు కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి మీరు వచన భాష లేదా చాట్ భాషను నివారించాలి మరియు మీరు పూర్తి వాక్య రూపంలో ఇమెయిల్లను సరిగ్గా పంపడానికి ప్రయత్నించాలి అలాగే మీరు విరామ చిహ్నాలు అక్షరక్రమం మరియు వ్యాకరణం పట్ల గౌరవం చూపాలి నేను నిజంగా మీకు నియమాలను చెప్పలేదు కానీ నేను మీతో చర్చించిన ఆ చెడు ఇమెయిల్లను గుర్తించడం ద్వారా ఈ రకమైన నియమాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తాము చివరగా నేను సంబంధిత వ్యక్తికి మాత్రమే ఆ మెయిల్ పంపమని చెప్పాను మేము చర్చించిన చివరి ఇమెయిల్లో ఆ వ్యక్తి దాదాపు మొత్తం ఐఐటికె క్యాంపస్కు పంపారు డైరెక్టర్ తో సహా అందరూ కార్మికుడికి ఆపై విద్యార్థి తనకు ఇంటర్న్షిప్ ఇవ్వగల ఒక ప్రత్యేక ప్రొఫెసర్ కోసం వెతుకుతున్నప్పుడు కాబట్టి ఈ రకమైన గందరగోళాన్ని నివారించండి అత్యంత సంబంధిత వ్యక్తికి మాత్రమే పంపండి ఇప్పుడు ఆ విషయాలను దృష్టిలో ఉంచుకుని నెట్క్వెట్ను చూద్దాం ఆపై నెట్క్వెట్ ఎందుకు ఆపై మీరు నిబంధనలగా అనుసరించాల్సిన ఇమెయిల్ మర్యాదలు ఏమిటి ఈ ఆసక్తికరమైన ఉల్లేఖనాన్ని చూడండి నిజమైన ప్రమాదం ఏమిటంటే కంప్యూటర్లు పురుషుల వలె ఆలోచించడం ప్రారంభించవు కానీ పురుషులు కంప్యూటర్ల వలె ఆలోచించడం ప్రారంభిస్తారు ఇది మనం గుర్తుంచుకోవలసిన ప్రధాన ఆలోచన ఏమిటంటే ప్రమాదం ఏమిటంటే పురుషులు కంప్యూటర్లాగా ఆలోచించడం ప్రారంభిస్తారు మరియు వాస్తవానికి అప్పటికే వారు కంప్యూటర్లాగా ఆలోచించడమే కాకుండా కంప్యూటర్లాగా ప్రవర్తిస్తూ యంత్రాలలా ప్రవర్తిస్తున్నారు కాబట్టిమీరు నెట్ను ఉపయోగించి కమ్యూనికేషన్లో నిమగ్నమైనప్పుడు మీరు గ్రహించాల్సిన విషయంఅందుకే మాకు నెట్క్వెట్ అవసరం ఇప్పుడు నెటిక్వేట్ అంటే ఏమిటి ఇది ఒక కొత్త పదాన్ని రూపొందించడానికి రెండు పదాలను కలిపే పోర్ట్మాంటియు పదం మరియు ఆ రెండు పదాలు ఏమిటి ఒకటి ఇంటర్నెట్ మరొకటి నెట్వర్క్ కాబట్టి ఇంటర్నెట్ నెట్వర్క్ మీకు నికర మరియు మర్యాద కలిగి ఉంటుంది దాని నుండి మీకు తరువాతి భాగం ప్రత్యయం ఉంటుంది ఆపై మీకు నెటిక్వేట్ అనే పదం ఉంటుంది ఇప్పుడు ఇంటర్నెట్ నెట్వర్క్ మీకు మర్యాద అంటే ఏమిటో అర్థం అయిందా మర్యాద అనేది ఒక గొడుగు పదం ఇది ఒక విస్తృతమైన పదం ఇది సామాజికంగా మరియు సాంస్కృతికంగా ఆమోదయోగ్యమైన ప్రవర్తనను నియంత్రించే నియమాలకు పరిపాలనా పదం కేవలం చెప్పాలంటే మీరు ఒక రకమైన సామాజిక ప్రవర్తనలో నిమగ్నమైనప్పుడు మీరు అనుసరించాల్సిన మంచి మర్యాదల గురించి ఇప్పుడు మీరు ఈ మర్యాదను నెట్ తో కలిపితే నెట్క్వెట్ ఏమి సూచిస్తుంది ఇది కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ లేదా సైబర్ స్పేస్ను ఉపయోగించడానికి సరైనసరైన మర్యాదపూర్వకమైనఆమోదయోగ్యమైన సామాజిక అధికారిక వృత్తిపరమైన నిబంధనలు ప్రవర్తనా నమూనాలు లేదా ఆశించిన మర్యాదను సూచిస్తుంది కాబట్టి నెటిక్వేట్ అనేది ఇంటర్నెట్లో మీ కోడ్ లేదా ప్రవర్తన గురించి మాత్రమే మీరు ఇంటర్నెట్లో ఎవరితోనైనా సంభాషించేటప్పుడు మర్యాద పరంగా మీరు ఎలాంటి నియమాలను అనుసరించాలి కాబట్టి దాని గురించి నెటిక్వేట్ ఉంది ఇప్పుడు మీరు నన్ను ఈ ప్రశ్న అడిగితే మనకు ఇది ఎందుకు తెలియాలి నెటిక్వేట్ ఎందుకు ఈ విషయం నాకు తెలియదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంటర్నెట్ అభివృద్ధి చెందిన విధానాన్ని పరిశీలిస్తే అది మీకు సమాధానం ఇస్తుంది నిజానికి ఇంటర్నెట్ నిజంగా ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్గా కుదించింది కాబట్టి ప్రపంచం మొత్తం చిన్నదిగా మారింది ఎందుకంటే కనెక్టివిటీని మనం చాలా వేగంగా తక్షణమే చేయగలుగుతున్నాము మరియు ఇది ఒక గ్రామంగా మారింది కానీ కమ్యూనికేషన్ అంటే ఏమిటో మీరు పరిశీలిస్తే కమ్యూనికేషన్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిందని మీరు గ్రహిస్తారు కనెక్టివిటీ కారణంగా ప్రపంచం పరిమాణంలో కుంచించుకుపోయింది కానీ అప్పుడు మానవ కమ్యూనికేషన్ యొక్క సంక్లిష్టత పెరుగుతోంది కాబట్టి మీరు సామాజిక సమూహ వ్యక్తుల స్థాయిలో వ్యక్తులతో సంభాషిస్తున్నప్పుడు వచ్చే కమ్యూనికేషన్ సంక్లిష్టతలను తగ్గించడం లేదు ఇప్పుడు వివిధ ఛానెళ్లలో సమాచార ప్రవాహం మరియు మార్పిడి ఉన్నప్పటికీ ఇప్పుడు మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రజలతో చర్చించడానికి పైన ఫేస్బుక్ మరియు తరువాత మెయిలింగ్ జాబితాలకు చాలా ఛానెల్లు ఉన్నాయి మేము సమూహంలో చేరవచ్చు ఆపై మెయిల్స్ బ్లాగులు పొందవచ్చు మీరు మీ వ్యక్తీకరణ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్రాయవచ్చు ఫోరమ్లు మరియు చాట్లు కానీ ఈ రూపాలన్నింటిలో కమ్యూనికేషన్ సమర్థవంతంగా జరుగుతోందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ మిగిలి ఉంది మరియు స్పష్టంగా సమాధానం ఏమిటంటే ఇది కోరుకున్నంత ప్రభావవంతంగా లేదు ఇప్పుడు మనకు నెటిక్వేట్ ఉండటానికి కారణం అదే అదనంగా ఇంటర్నెట్ వాస్తవానికి మానవ మనస్సు యొక్క దృశ్యాలను విస్తరిస్తుంది కాబట్టి ఇది మీ మానవ మనస్సును విస్తృతం చేయడానికి మీకు సహాయపడుతుంది కానీ సహజంగానే మానవ హృదయం యొక్క విలువలను తగ్గిస్తుంది కాబట్టి ప్రజలు భావోద్వేగ వికలాంగులుగా మారారు కాబట్టి భావోద్వేగపరంగా వారు వికలాంగులయ్యారువారు వికలాంగులయ్యారువారి భావోద్వేగ నైపుణ్యాలను ఉపయోగించి వారు బలంగా పనిచేయలేకపోతున్నారుఅందుకే మనకు సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి కానీ మరోవైపు ఇంటర్నెట్ కారణంగా కమ్యూనికేషన్ విస్తరించింది కానీ ప్రజలు తమ భావోద్వేగ మేధస్సును నెట్వర్క్ను సరిగ్గా ఉపయోగించలేకపోతున్నందునజరుగుతున్నది ఏమిటంటేద్వేషపూరిత మెయిల్స్గోప్యతా విధానాలను ఉల్లంఘించే సైట్లుఇమెయిల్ గుర్తింపులను హ్యాకింగ్ చేయడం వంటివి పెరుగుతున్నాయి గుర్తింపు దొంగతనం హ్యాకింగ్ గుర్తింపు ఇమెయిల్ గుర్తింపు ఫేస్బుక్ గుర్తింపు ఫేస్బుక్ పాస్వర్డ్ దొంగిలించబడిన సైబర్ నేరాల గురించి ఈ రోజు మనం వింటున్నాము మరియు ఎవరో మీ వివిధ రకాల చిత్రాలను ఉంచుతారు కాబట్టి ఈ విషయాలన్నీ మానవ హృదయం కుంచించుకుపోవడం వల్లనే జరుగుతున్నాయి అయితే మనస్సు విస్తరిస్తోంది ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని పంపు బటన్ యొక్క సాధారణ క్లిక్ ద్వారా సంవత్సరాలుగా నిర్మించిన విలువైన సంబంధాలను కోల్పోతారు కాబట్టి వారు సందేశాన్ని పంపే ముందు ఆలోచించరు వారు చాలా సాధారణంగా పంపు బటన్ను క్లిక్ చేసి ఆపై వారు విలువైన సంబంధాలను కోల్పోతారు లేదా సంస్థ పరంగా వారు దశాబ్దాలుగా నిర్మించిన విలువైన సద్భావనను కోల్పోతారు ఇప్పుడు మళ్ళీ నెటిక్వేట్ ఎందుకు ఇమెయిల్లను పంపడం అనేది సైబర్ కమ్యూనికేషన్లో ఎక్కువగా ఉపయోగించే మరియు దుర్వినియోగ రూపంగా మారింది గతంలో మీరు ముఖ్యంగా కార్పొరేట్ కార్యాలయాలలో కంపెనీలలో విద్యా సంస్థలలో కూడా వ్యక్తులకు శిక్షణ ఇచ్చిన విధానాన్ని పరిశీలిస్తే ప్రజలు ఈ స్టెన్ హౌస్ మరియు క్లార్క్స్ మరియు తరువాత కార్యాలయ సహాయకులు వ్యక్తిగత సహాయకులు అయిన పిఎలు వారందరికీ శిక్షణ ఇచ్చారు వారందరికీ ఒక గురువు ద్వారా శిక్షణ ఇచ్చారు లేదా వృత్తిపరంగా కూడా వారికి సరైన ఆకృతిలో లేఖలు రాయడానికి శిక్షణ ఇచ్చారు కానీ మీరు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఎటువంటి ఇమెయిల్ పంపడానికి శిక్షణ లేదు మరియు సమర్థవంతమైన లేఖలను పంపే సూక్ష్మ నైపుణ్యాలు కూడా పూర్తిగా విస్మరించబడతాయి ఈ మెయిల్స్ పంపడానికి ఎవరూ ఎటువంటి అధికారిక శిక్షణ పొందరు అనే వాస్తవం నెటిక్వేట్ కోసం పిలుపునిస్తుంది ఇమెయిల్లు ఎటువంటి ప్రణాళిక లేదా తయారీ లేకుండా వ్రాయబడతాయి మరియు ప్రదర్శనను పట్టించుకోకుండా అకస్మాత్తుగా పంపబడతాయి లావాదేవీ ప్రక్రియలో పాల్గొన్న కమ్యూనికేషన్ యొక్క మానవ అంశాన్ని పూర్తిగా విస్మరిస్తే ఫలితం ఏమిటి ఫలితంగా ఎల్లప్పుడూ తప్పుడు సమాచార మార్పిడి ఉంటుంది సైబర్ స్పేస్లో కమ్యూనికేషన్ యొక్క సాధారణ నిబంధనలను ప్రజలు నేర్చుకుంటే అర్థం చేసుకుని అనుసరిస్తే దీనిని నివారించవచ్చు కాబట్టి మళ్ళీ మనకు నెటిక్వేట్ ఉండటానికి కారణం అదే ఇప్పుడు కొన్ని ప్రాథమిక నెటిక్వెట్ నిబంధనలను చూద్దాం ఈ నిబంధనలు సాధారణంగా వలలో ఏ రకమైన ఉపయోగానికైనా విజ్ఞప్తి చేస్తాయి మొదటి మరియు ప్రాథమిక నియమంతో ప్రారంభించడానికి రిసీవర్ మానవుడు అని మీరు మర్చిపోకూడదు మీ ఇమెయిల్ను పొందుతున్న లేదా మీ సందేశాన్ని పొందుతున్న అవతలి వైపు ఉన్న వ్యక్తి కూడా మీలాంటి మానవుడని మీరు మర్చిపోకూడదు మీరు ఖాళీ తెరపై కూర్చుని టైప్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది మీరు నిజంగా ఒక యంత్రంతో సంకర్షణ చెందుతున్నారనే భావన మీకు వస్తుంది కానీ వాస్తవానికి మీరు అంతకు మించి వెళ్లి మీ నుండి ఈ మెయిల్ లేదా సందేశాన్ని స్వీకరించబోయే మరొక చివర కూర్చున్న ఇతర వ్యక్తిని దృశ్యమానం చేయాలి కాబట్టి మీరు సందేశాలను టైప్ చేసినప్పుడు మీరు అతనితో లేదా ఆమెతో ముఖాముఖి సంభాషిస్తున్నట్లుగా సందేశాలను టైప్ చేయాలి మిమ్మల్ని మీరు ఒక నిజాయితీ ప్రశ్న అడగండి మీరు ఏది వ్రాస్తున్నారో అది మీరు వ్రాస్తున్న ద్వేషపూరిత మెయిల్ అని చెప్పండి మీరు ఎవరితోనైనా కోపంగా ఉన్నారు మరియు మీరు ప్రతిదీ రాశారు ఆ వ్యక్తి కేవలం మీ ముందు కూర్చుంటే మీరు అదే విషయం చెబుతారా 100 శాతం మీరు అదే విషయం చెప్పరు మీరు దానిని తగ్గిస్తారు మీరు దానిని వేరే పద్ధతిలో ఉంచుతారు మరియు మీరు ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా ఉదాహరణకు మీరు ఆ వ్యక్తిని అరిచారు ఆపై అవతలి వ్యక్తి అయితే ఆమె ఒక అమ్మాయి అని చెప్పండి ఆమె అమాయకురాలు కాబట్టి ఏడవడం ప్రారంభిస్తుంది ఆపై ఆమె మీ ద్వారా అనర్హంగా ఆరోపించబడుతుందని భావిస్తుంది అవతలి వ్యక్తి ఏడుస్తున్నట్లు మీరు చూసిన క్షణం మీరు అతిగా స్పందిస్తున్నారని గ్రహించి ఆపై మీరు ఆగిపోతారు అయితే ఇమెయిల్లో మీరు వెంటనే అభిప్రాయాన్ని అంచనా వేయలేరు మెయిల్ పంపినప్పుడు మరియు ఆ వ్యక్తి దానిని పూర్తిగా చదివినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మరొక మెయిల్ ద్వారా లేదా ప్రతిస్పందనగా మరొక ఫోన్ కాల్ ద్వారా ఎలా స్పందిస్తాడో మీకు తెలుస్తుంది కానీ లేకపోతే అవతలి వ్యక్తి ఏమి అనుభూతి చెందుతాడో మీకు తెలియదు కానీ మీరు సానుభూతి చూపడం ముఖ్యం మీరు మెయిల్ పంపే ముందు అవతలి వ్యక్తి పట్ల సానుభూతి కలిగి ఉండాలి మీరు మానవ అంశాన్ని గుర్తుంచుకున్నప్పుడు మీరు గ్రహీత మనోభావాలను దెబ్బతీసే కఠినమైన సందేశాలను పంపరు కాబట్టిఎల్లప్పుడూ అవతలి వ్యక్తిని మీ మనస్సులో ఉంచుకోండి ఆపై అది మానవ స్పర్శను ఇవ్వడం గురించి అని కూడా మీరు అర్థం చేసుకోవాలి మీరు మానవుడు అని మరియు స్వీకరిస్తున్న అవతలి వ్యక్తి కూడా మానవుడు అని మీరు గ్రహించినట్లయితే ఈ మానవ స్పర్శకు వ్యక్తిగత ఆకర్షణ ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది అధికారిక లేఖ అయినప్పటికీ మీ ఇమెయిల్ నుండి వెచ్చదనం బయటపడుతుందని వారు భావించాలి మీరు అలా ఎలా చేయగలరు పదాల చాలా తగిన ఉపయోగం ద్వారా ఇప్పుడు ఈ రోజుల్లో అధికారిక లేఖలలో కూడా కొన్ని వ్యాపార కార్యాలయాలు మీరు నిజంగా గంభీరంగా లేరని మీరు కేవలం తమాషా చేస్తున్నారని లేదా మీరు తేలికపాటి హృదయంతో ఉన్నారని సూచించడానికి స్మైలీలు మరియు ఎమోటికాన్లను కూడా అంగీకరిస్తాయి మీకు తెలిసినట్లుగా మీరు కేవలం కీలను టైప్ చేస్తే కొలాన్ చేసి ఆపై డాష్ చేసి ఆపై ఒక మూసివేసే బ్రాకెట్ను ఉంచి ఆపై ఎంటర్ నొక్కండి తద్వారా అది స్మైలీని సృష్టిస్తుంది అప్పుడు ఈ రోజుల్లో మీరు కూడా మీరు ఇమెయిల్ పంపుతున్నప్పుడు చాలా స్మైల్లను మరియు స్మైల్లను చొప్పించవచ్చు ఇది వాస్తవానికి మీరు వ్యక్తిగత స్పర్శను ఇస్తున్నారనే భావనను ఇస్తుంది మీరు కోపంగా లేరని అవతలి వ్యక్తికి సూచిస్తున్నారు మీరు కమ్యూనికేషన్ గురించి సంతోషంగా ఉన్నారు కానీ అవతలి వ్యక్తి మీకు కమ్యూనికేట్ చేసిన విధానంలో మీరు కొంత పరిమితిని ఎత్తి చూపుతున్నారు ఇది వ్యక్తిని తిరస్కరించడం కాదు కానీ మీకు ఏదైనా చేయఅదే బడిన విధానాన్ని తిరస్కరించడం మీ సందేశాన్ని సరైన స్వరం మరియు వైఖరితో కమ్యూనికేట్ చేయడంలో మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో కూడా ఇటువంటి చేర్పులు రిసీవర్కు తెలియజేస్తాయి కాబట్టి ఇతరులను పరిగణనలోకి తీసుకోవడం అనేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన ప్రధాన సూత్రం మీరు ఇతరులను పరిగణనలోకి తీసుకోకపోతే ఇమెయిల్ పంపవద్దని నేను చెబుతాను మరియు మీకు ఎలా చేయాలో తెలియకపోతే వెళ్లి ఆ వ్యక్తిని కలవండి లేదా కనీసం ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించండి ఇమెయిల్ బాంబుల్లా పనిచేస్తుంది మరియు అది సంబంధాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మానవ భాగం అనేది మొదటి నియమం అని మర్చిపోకండి తదుపరిది వ్రాసిన పదాలను శాశ్వతంగా నిల్వ చేయవచ్చని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మీరు టైప్ చేసి పంపిన తర్వాత మీరు టైప్ చేసినప్పుడు మరియు మీ కంప్యూటర్ దానిని నిల్వ చేస్తున్నప్పుడు పదాలు శాశ్వతంగా నిల్వ చేయబడతాయి అవి శాశ్వతంగా నిల్వ చేయబడతాయి అని ప్రజలు కూడా చెబుతారు దాని అర్థం ఏమిటి ఈ పదాలను శాశ్వతంగా నిల్వ చేయవచ్చు కాబట్టి కమ్యూనికేషన్ కోసం సరైన పదాలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పు పదాలను ఎంచుకోండి అసభ్యకరమైన వాటిని ఎంచుకోండి మీరు చాలా మొరటుగా దూకుడుగా సున్నితత్వం లేనివారని భావాన్ని సృష్టించండి మరియు ఇది మరొక వైపు ఉన్న సంబంధాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది చాలా సార్లు సాధారణంగా పంపబడే ఇమెయిల్లు చాలా హానికరమైనవిగా తిరిగి రావచ్చు కాబట్టి పంపిన వ్యక్తికి నిజంగా అవతలి వ్యక్తిని బాధపెట్టాలనే ఉద్దేశ్యం లేదు కానీ పదాలను తప్పుగా ఉపయోగించడం జరిగింది ఆ ఆలోచన లేని మెయిల్ను పంపినందుకు పంపినవారు తన జీవితాంతం చింతిస్తున్నారనే చెడు భావనతో అవతలి వ్యక్తి చాలా దురుద్దేశంతో పంపుతాడు

మీరు దానిని పంపుతారు ఆపై మీరు దానిని ఎందుకు పంపారు అని మీ జీవితానికి చింతిస్తారు కాబట్టి పంపే ముందు మీరు పంపేది శాశ్వతంగా రికార్డ్ చేయవచ్చని మరియు ఈ కారణంగా మీరు వ్రాతపూర్వక పదాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇమెయిల్ ద్వారా పంపినప్పుడు నెట్ యొక్క తదుపరి ఆసక్తికరమైన అంశం మరియు మీరు గుర్తుంచుకోవలసిన నెటిక్వేట్ ప్రమాణం ఏమిటంటే వ్యంగ్యంగా విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇది నిజం పంపిన ఇమెయిల్ను రిసీవర్ నియంత్రిస్తాడు దాని అర్థం ఏమిటి సాధారణంగా మీరు పంపినవారు మీ ఇమెయిల్లపై మీకు నియంత్రణ ఉందని మీరు అనుకుంటారు కానీ వాస్తవం ఏమిటంటే మెయిల్ పంపిన తర్వాత దానిని నియంత్రించేది రిసీవర్ మీరు పంపే బటన్ను నొక్కిన తర్వాత మీ ఇమెయిల్లపై మీకు ఎటువంటి నియంత్రణ ఉండదు ఒకసారి నొక్కిన తర్వాత మీకు ఎటువంటి నియంత్రణ ఉండదు మరియు ఒకసారి పంపిన తర్వాత రిసీవర్కు మెయిల్స్పై పూర్తి నియంత్రణ ఉంటుంది రిసీవర్ ఏమి చేస్తాడు మీరు మెయిల్ను వెంటనే తొలగించాలని అభ్యర్థించినప్పటికీ భవిష్యత్తులో ఉపయోగం కోసం మెయిల్ను తొలగించాలా లేదా నిల్వ చేయాలా అని రిసీవర్ నిర్ణయిస్తాడు కాబట్టి మీరు ఈ వ్యక్తికి ఇమెయిల్ ద్వారా మరొక సహోద్యోగి గురించి ఏదైనా చెడుగా చెప్పవచ్చు లేదా మీరు మీ బాస్ గురించి కొన్ని జోకులు ఇమెయిల్లో పంపవచ్చు లేదా మీరు ఇమెయిల్లో మరొక వ్యక్తితో వ్యక్తిగత సన్నిహిత విషయాన్ని పంచుకున్నారు మరియు మీరు దానిని చదివిన వెంటనే దయచేసి దాన్ని తొలగించమని అవతలి వ్యక్తిని అభ్యర్థించారు మీరు అభ్యర్థించిన తర్వాత కూడా దాన్ని తొలగించాలా వద్దా అని నిర్ణయించుకోవడం ఖచ్చితంగా అవతలి వ్యక్తికే ఉంటుందికాబట్టి మీకు నియంత్రణ ఉండదు కాబట్టి మీరు దానిని పంపిన తర్వాత మీరు పంపిన ఇమెయిల్ పై నియంత్రణను పూర్తిగా కోల్పోతున్నారు ఇప్పుడు చెత్త పరిస్థితి ఏమిటంటే రిసీవర్ కూడా మీకు వ్యతిరేకంగా దానిని ఉపయోగించుకోవచ్చు దానిని అనేక మందికి పంపవచ్చు దాని ప్రింట్ అవుట్ తీసుకొని పబ్లిక్ నోటీసు బోర్డులలో పోస్ట్ చేసి మిమ్మల్ని సిగ్గుపడేలా చేయవచ్చు ఇప్పుడు కార్పొరేట్ కార్యాలయాలలో నిర్వాహకుడు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి ఇమెయిల్లను తనిఖీ చేయగలడని కొంతమందికి తెలియదు మాస్టర్ పాస్వర్డ్ ఉంది మరియు ఎప్పుడైనా ఎవరి ఇమెయిల్ లోకి చూడటానికి దీనిని ఉపయోగించవచ్చు ఉపయోగించవచ్చు కాబట్టి కార్పొరేట్ కార్యాలయం సాధారణంగా వ్యక్తిగత ఇమెయిల్ ఐడిలను ఇస్తుంది కానీ అప్పుడు వారికి ప్రధాన నియంత్రణ ఉంటుంది కాబట్టి ఒక మగ సహోద్యోగి అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో మహిళా సహోద్యోగికి తన సన్నిహిత భావాలను వ్యక్తం చేస్తూ ఒక రకమైన ఇమెయిల్ ప్రతిపాదనను పంపిన సంఘటన గురించి నేను విన్నాను ఇప్పుడు సహోద్యోగి సానుకూలంగా లేదా ప్రతికూలంగా స్పందించే ముందు నిర్వాహకుడు దీనిని చూసి నిర్వాహకుడికి నివేదించారు మేనేజర్ కేవలం లేఖ యొక్క ప్రింట్ అవుట్ తీసుకొని ఆపై వెళ్లి నోటీసు బోర్డులో ప్రదర్శించాడు ఆపై అతను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలకు కాపీలను పంపిణీ చేశాడు ఇప్పుడు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఇది చివరకు ఆ వ్యక్తికి చాలా సిగ్గుపడే విషయం అతను ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది ఇది అతనికి చాలా ముఖ్యమైన మరియు లాభదాయకమైన ఉద్యోగం అతను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిచోటా ప్రజలు అతనిని చూసి నవ్వుతూ ఎగతాళి చేయడం ప్రారంభించారు అతని వెనుక జోకులు ఉన్నాయి మరియు అతను అవమానాన్ని ఎదుర్కోలేకపోయాడు కాబట్టి మీరు సిగ్గుపడవచ్చు మరియు మీరు పంపిన ఇమెయిల్ కారణంగా మీరు సాధారణ ప్రజలలో సిగ్గుపడవచ్చు ప్రజలు వెంటనే స్పందించడమే కాకుండా వారు దానిని యుగాల తరబడి నిల్వ చేయగలరు వారు దానిని 10 సంవత్సరాల తరువాత సంవత్సరాలు నిల్వ చేయవచ్చు 20 సంవత్సరాల తరువాత వారు మీకు మెయిల్ను తిరిగి పంపవచ్చు మరియు మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుని ఉండవచ్చు ఆపై మీరు మీ స్వంత అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నారని వారు చూపించగలరు మీరు ఇతరులందరికీ ఒక ప్రమాణాన్ని చేసారు మరియు మీరు ఆ ప్రమాణాన్ని మళ్లీ ఉల్లంఘిస్తున్నారు వారు మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టిమీరు ఇంటర్నెట్ను ఉపయోగించి సామాజికంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడల్లా లేదా ఎవరితోనైనా సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్న ఎవరితోనైనా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా నైతికంగా సరైనది అని గుర్తుంచుకోండి మీరు నైతికంగా సరిగ్గా ఎందుకు ఉండాలి అనేది మీరు అడిగే విషయం కాబట్టి ఇది నా కంప్యూటర్ లాంటిది కాబట్టి నేను ఎవరికైనా పంపుతున్న నా మెయిల్ మరియు మొత్తం సామెత ప్రేమలో న్యాయంగా ఉంటుంది మరియు ప్రేమ యుద్ధం మరియు సైబర్ స్పేస్లో అన్నీ న్యాయంగా ఉన్నందున చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారుల మనస్తత్వానికి అనుగుణంగా యుద్ధాన్ని సవరించవచ్చు సైబర్ స్పేస్లో ఏదైనా జరుగుతుందని వారు అనుకుంటారు మీరు ప్రేమ మెయిల్ ద్వేషపూరిత మెయిల్ దుర్వినియోగ మెయిల్ దుర్వినియోగ చిత్రాలను పోస్ట్ చేయడం దుర్వినియోగ వీడియోలను పోస్ట్ చేయడం వంటి మీరు వ్రాయాలనుకున్న అర్ధంలేని వాటిని వ్రాస్తారు కాబట్టి మీకు కావలసినది ఏమీ జరగదు మరియు చాలా మంది నెట్వర్క్ వినియోగదారులు అనైతికమైన విషయాలను పోస్ట్ చేసినప్పుడు నమ్మే అభిప్రాయం అదే అనైతికమైన విషయాలు మీరు ఏమి చేసినా అది మీ కోసం మీ సోదరి కోసం మీ తల్లిదండ్రుల కోసం మీ బంధువుల కోసం చేయరు అని మీకు బాగా తెలుసు కానీ ఇది మూడవ వ్యక్తి అయితే మీరు దీన్ని చేయడానికి ఇబ్బంది పడరు ముఖ్యంగా అది అపరిచితుడు అయితే దుర్వినియోగం చేసే అన్ని విషయాలను ఉపయోగించి నెట్లో పోస్ట్ చేయడానికి మీరు ఇబ్బంది పడరు ఇది నైతికంగా సరైనది కాదని మీకు తెలుసు అయినప్పటికీ మీరు అలా చేస్తారని అనుకుంటారు కాబట్టి మీరు నైతికంగా సరైనదిగా ఉండాలి మరియు మీరు ఎటువంటి అనైతిక వ్యాఖ్యను పోస్ట్ చేయకూడదు లేదా ఇంటర్నెట్ కోసం మీ నైతిక ప్రమాణాలను తగ్గించకూడదు మళ్ళీ మీరు అదే వ్యక్తిని ముఖాముఖిగా కలిసినప్పుడు మరియు మీరు కంటి సంబంధాన్ని కొనసాగించి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పలేరు ముఖాముఖి కలుసుకోవడం కంటే ఫోన్లో మీరు కొన్ని విషయాలు బాగా చెప్పగలరు కానీ మీరు కూడా మీ మర్యాదను కొనసాగిస్తారు కానీ ఇంటర్నెట్ విషయానికి వస్తే నేను ఈ వ్యక్తికి ఏదైనా వ్రాయగలనని మీరు అనుకుంటారు ఎందుకంటే ఆ వ్యక్తి నా ముందు లేడు మరియు ఆ వ్యక్తి మెయిల్ యొక్క ఇన్బాక్స్ను తెరిచినప్పుడల్లా ఆ వ్యక్తి దానిని చూస్తాడు కాబట్టి వైఖరి తప్పు అని నేను ఇప్పుడు పట్టించుకోను అది మీ ప్రమాణాలను తగ్గిస్తోంది ఆపై ఎవరైనా అతని లేదా ఆమె సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని పూర్తిగా అనవసరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సామాజిక నీతిఇంటర్నెట్ నీతి మీ ప్రవర్తనను నియంత్రించాలి నైతికంగా ఏది మంచిది లేదా చెడు అని మీకు తెలిసిన ప్రతిసారీ చెడును ఎంచుకోవడం సులభం అయినప్పుడు మంచిని ఎంచుకోండి అనైతిక మార్గాలను ఎంచుకోకపోవడానికి మరొక కారణం ఏమిటంటే ఇది మీకు నిజమైన వృత్తిపరమైన ప్రతిష్టను పొందడానికి కొన్ని స్వల్పకాలిక లాభాలను ఇస్తుంది ఒకరు మిమ్మల్ని అంతటా నిలబెట్టే అధిక నైతిక ప్రమాణాలను కొనసాగించాలి ఆపై అది మీకు దీర్ఘకాలిక లాభాలను దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది మీరు సోషల్ నెట్వర్క్లో ప్రాచుర్యం పొందుతారు కానీ అకస్మాత్తుగా ఎవరైనా మీరు 5 సంవత్సరాల క్రితం పోస్ట్ చేసినదాన్ని ఉంచుతారు మరియు ఇది మీరు 5 సంవత్సరాలలో కష్టపడి సంపాదించిన మొత్తం ప్రతిష్టను ఆపై మీరు సంపాదించిన చాలా సద్భావనను దెబ్బతీస్తుంది కాబట్టి వ్రాసినది మీకు వ్యతిరేకంగా తిరిగి ఉపయోగించగలదని జాగ్రత్తగా ఉండండి కాబట్టి మంచి విషయాలను మాత్రమే వ్రాయండి మీరు ఏది పోస్ట్ చేసినా అది అనైతికమైనది కాబట్టి మీకు స్వల్పకాలిక లాభాలను మాత్రమే ఇస్తుంది కానీ అది దీర్ఘకాలంలో మిమ్మల్ని ప్రభావితం చేయబోతోంది మరియు అనైతిక ఆచరణలో చిక్కుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నందున మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా దాచలేరు మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నిఘా లో ఉన్నట్లే మిమ్మల్ని పట్టుకోవడం కష్టం కానప్పుడు మీరు ఎక్కడైనా పట్టుబడవచ్చు కాబట్టి దానిని గుర్తుంచుకోండి మరియు ఒకసారి పట్టుబడితే అది మీ బాల్యం నుండి సంవత్సరాల తరబడి ప్రతిష్టను దెబ్బతీస్తుంది మీరు స్థానిక హీరో ప్రజలు మీ వైపు ఒక చిన్న విషయం దురుసుగా చూస్తారు ఆపై ప్రజలు మీ పట్ల ప్రతిస్పందిస్తారు వారు మీకు నేర్పించిన మంచి వ్యక్తి మీరు కాదని గ్రహించండికాబట్టి మీరు సోషల్ నెట్వర్క్ను ఉపయోగిస్తున్నప్పుడు అన్ని సమయాల్లో నైతికంగా సరైనదిగా ఉండండి ఒక ముగింపు ఆలోచనగా నేను మీ కోసం ఒక కోట్ను చదవాలనుకుంటున్నాను మరియు మీరు క్రింద ఉన్న జోక్ని చూడాలని కోరుకుంటున్నాను ఇది స్వీయ వివరణాత్మకమైనది ఇది పోటర్ స్టీవర్ట్ నుండి నైతికతపై కోట్ మీకు హక్కు ఉన్న వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం నైతికత అని ఇది చెబుతుంది మీకు హక్కు ఉన్నదానికి మధ్య తేడా ఏమిటంటే మీ కంప్యూటర్ను ఉపయోగించుకునే హక్కు మీకు ఉంది మీ డేటాను ఉపయోగించుకునే హక్కు మీకు ఉందిమీ ఇంటర్నెట్ను ఉపయోగించుకునే హక్కు మీకు ఉంది మీకు ఇమెయిల్ పంపే హక్కు ఉంది మీకు హక్కు ఉందికానీ చేయవలసినది ఏమిటంటే ప్రవర్తించకూడదని లేదా దుర్వినియోగం చేయకూడదని దుర్వినియోగ విషయాలను పంపకూడదని అర్హత లేని వ్యక్తికి కొన్ని రకాల ఇమెయిల్లను పంపకపోవడం ఇంటర్నెట్లో నాకు కావలసినది చేయడం నా హక్కు అని మీరు భావించినప్పటికీ ఏది సరైనదో మీరు ఆలోచించాలి మీరు సరైనదిగా భావించేది మీరు చేయవలసినది కాకపోవచ్చు కాబట్టి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి ఆపై వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మిమ్మల్ని నైతికంగా సరైనదిగా ఉంచుతుంది మరియు మీరు చిత్రాన్ని చూస్తే ఎడమ వైపున అవతలి వ్యక్తికి అన్ని రకాల దుర్వినియోగ కంటెంట్ను పంపుతున్న వ్యక్తి ఉన్నాడు ఇది వాస్తవానికి స్వీకరించే వైపు ఉన్న వ్యక్తి తన భావోద్వేగాలపై నియంత్రణను పూర్తిగా కోల్పోతుంది మీరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఇది జరగకూడదు ఈ ఉపన్యాసాన్ని నేను ఆశిస్తున్నాను చాలా మంచి నెటిక్వేట్ వినియోగదారుగా చాలా మంచి వ్యక్తిగా మీ ఇమేజ్ హోదాను పెంచుతుంది నెటిక్వేట్ నిబంధనల గురించి తెలుసు తరువాతి ఉపన్యాసంలో చాలా నిర్దిష్టమైన ఇమెయిల్ను నెట్ను చూద్దాం చాలా సమర్థవంతంగా ఉపయోగించగల వ్యక్తిగా మిమ్మల్ని మళ్లీ మెరుగుపరుచుకునే మర్యాద ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నేను తదుపరి ఉపన్యాసంలో మీ వద్దకు తిరిగి వస్తాను